వేర్వేరు విధిని ఎదుర్కొంటున్న విలోమాలను గుర్తించడానికి మరియు ప్రత్యక్ష విలోమం యొక్క విశ్లేషణ కోసం మేము చేసిన ఉదాహరణ సమస్యలో విలోమాలు సంభవించే వ్యవధిని గుర్తించడానికి ఇంతకుముందు మేము కొన్ని సంఖ్యా విశ్లేషణలను చేసాము అదే సమస్య పరిగణించబడుతుంది మరియు వారసత్వ సంబంధిత విలోమాలు మరియు వాటి వ్యవధి గుర్తించబడాలి మరియు అవి పట్టిక రూపంలో ప్రాతినిధ్యం వహించాలి చివరి ఉపన్యాసం నుండి ఇదే సమస్యను పరిశీలిస్తే వారసత్వ సంబంధిత విలోమాలను గుర్తించడానికి మనం ప్రయత్నిస్తాము T1 మరియు T2 తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులకు విలోమం కలిగించవు ఎందుకంటే అవి ఇప్పటికే అధిక ప్రాధాన్యత కలిగివుంటాయి మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పనులు విలోమాలకు కారణం కాదు ఇక్కడ T4 రిసోర్స్ R2 ని ఉపయోగిస్తోంది మరియు T1 రిసోర్స్ కోసం ఎదురుచూస్తున్నందున T4 యొక్క ప్రాధాన్యత T1 కు సమానంగా ఉండటానికి మెరుగుపరచబడుతుంది మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పనులు అంటే T2 మరియు T3 5 యూనిట్ల సమయం వరకు వారసత్వ విలోమాలకు లోనవుతాయి రిసోర్స్ R3 కోసం T6 దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మరియు T2 వనరు కోసం ఎదురుచూస్తున్నప్పుడు T3 T4 మరియు T5 CPU ను ఉపయోగించకుండా నిరోధించబడతాయి ఎందుకంటే T6 T2 యొక్క ప్రాధాన్యతతో అమలు చేయబడుతుంది అందువల్ల T3 T4 మరియు T5 రిసోర్స్ R3 మరియు T2 ను ఉపయోగించి T6 ఖాతాలో 8 యూనిట్ల సమయం వారసత్వ సంబంధిత విలోమానికి లోనవుతాయి T3 ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వనరు R2 ను ఉపయోగించి T4 ఖాతాలో 5 యూనిట్ల విలోమానికి లోనవుతుంది ఎగవేత సంబంధిత విలోమం కోసం విశ్లేషణ అదే ఉదాహరణ సమస్యను క్రింది ఇవ్వబడింది T1 మరియు T2 ఎటువంటి ఎగవేత సంబంధిత విలోమానికి కారణం కాదు ఎందుకంటే ఇవి తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులు మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పనులు తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులకు విలోమానికి కారణం కావు తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులు అధిక ప్రాధాన్యత కలిగిన పనుల విలోమానికి కారణమవుతాయి T4 రిసోర్స్ R2 ను ఉపయోగిస్తుందని అనుకుందాం ఆపై ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ టాస్క్ T1 యొక్క ప్రాధాన్యతకు సమానంగా సెట్ చేయబడుతుంది మరియు ఈ పరిస్థితిలో T2 కి అవసరమైన వనరులకు ఎటువంటి ప్రాప్యత అనుమతించబడదు మరియు అందువల్ల R2 కోసం T4 యొక్క వనరు ఉపయోగాలకు సమానమైన 5 యూనిట్ల వ్యవధి ఉన్ననూ ఇది ఒక ఎగవేత విలోమానికి గురవుతుంది రిసోర్స్ R1 కోసం దాని ప్రాధాన్యత సీలింగ్ ప్రాధాన్యత కంటే ఎక్కువగా లేనందున T1 కూడా విలోమానికి గురవుతుంది రిసోర్స్ R3 కోసం T6 రిసోర్స్ R3 ను ఉపయోగించినప్పుడు CSC T2 యొక్క ప్రాధాన్యతకు సమానంగా సెట్ చేయబడుతుంది మరియు ఆ సందర్భంలో T4 రిసోర్స్ R2 ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంటే ఇది ఒక విలోమం 8 యూనిట్ల గరిష్ట వ్యవధి కోసం అది నిరోధించబడుతుంది మరియు అదేవిధంగా T2 రిసోర్స్ R1 ను ఉపయోగించడానికి అనుమతించబడదు ఎందుకంటే దాని ప్రాధాన్యత R3 యొక్క సీలింగ్ ప్రాధాన్యత కంటే ఎక్కువ కాదు ఇది పట్టిక రూపంలో ప్రాతినిధ్యం వహిస్తుంది R2 T1 మరియు T2 ఉపయోగించి T4 ఖాతాలో 5 యూనిట్ల విలోమానికి లోనవుతుంది T6 యొక్క వనరును R3 ఉపయోగించి T4 మరియు T2 విలోమానికి లోనవుతాయి అయితే T3 మరియు T5 ఎటువంటి వనరులను ఉపయోగించనందున అవి ఎగవేత సంబంధిత విలోమానికి గురికావు అభివృద్ధి చేసిన పట్టికలు ఎల్లప్పుడూ ఎగువ త్రిభుజాకార మాతృక రూపంలో ఉంటాయి అన్ని విలువలు ఎగువ త్రిభుజంలో ఉన్నాయి ఎందుకంటే అధిక ప్రాధాన్యత కలిగిన పనుల కారణంగా ఒక పని విలోమానికి గురికాదు అధిక ప్రాధాన్యత కలిగిన పని వనరును ఉపయోగిస్తుంటే మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన పనికి అది అవసరమైతే అది విలోమం కాదు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును ఉపయోగిస్తున్నప్పుడు విలోమాలు సంభవిస్తాయి మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉంది విలోమం ఒక విధంగా సంభవిస్తుంది కాబట్టి ఇది నిజంగా సుష్ట కాదు అనగా తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును ఉపయోగిస్తున్నప్పుడు మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉంది మరియు మరొక మార్గం కాదు కాబట్టి ఇది ఎగువ త్రిభుజాకార మాతృక అన్ని రకాల విలోమాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు విధి కి గరిష్ట వ్యవధిని గుర్తించడం క్రింద చూడవచ్చు ఇక్కడ గమనించదగ్గ మొదటి విషయం ఏమిటంటే ఒక పని విలోమాలలో ఒకదానిని మాత్రమే అనుభవించగలదు ప్రత్యక్ష వారసత్వం లేదా ఎగవేత సంబంధిత విలోమం లేదా ఇది బహుళ విలోమాలకు గురికాదు 3 పట్టికలను విశ్లేషించిన తరువాత మరియు అది విలోమానికి గురయ్యే గరిష్ట వ్యవధి 3 పట్టికలలోని పనికి సంబంధించిన ఎంట్రీ యొక్క గరిష్ట విలువ అని చెప్పవచ్చు ఒక పని విలోమానికి గురయ్యే గరిష్ట వ్యవధి తెలిసినప్పటికీ పనుల షెడ్యూల్ గురించి తెలుసుకోవటానికి ప్రశ్న తలెత్తుతుంది మేము రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లో విశ్లేషించినట్లుగా లియు మరియు లెహోజ్కీ ఫలితం షెడ్యూల్ను నిర్ణయించడానికి ఉపయోగించబడింది మరియు ప్రతి పనికి అమలు సమయం ఉపయోగించబడింది మరియు వనరులను ఉపయోగించడానికి అన్ని అధిక ప్రాధాన్యత పనులు అవసరమయ్యే అటువంటి వ్యక్తీకరణ యొక్క రూపం గడువు కాలానికి సమానమైన సమయం అవుతుంది పనులు వనరులను పంచుకున్నప్పుడు ఇక్కడ మొత్తం నిరోధించే సమయం కొరకు bi అనే పదం అవసరం మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన పనుల ఖాతాలో వనరు కోసం bi కూడా అవసరం ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ఉపయోగించినప్పుడు 3 వేర్వేరు రకాల విలోమాలకు 3 పట్టికలు నిర్ణయించబడిన తరువాత ఆ పనికి అనుగుణమైన అత్యధిక ప్రవేశం నిర్ణయించబడుతుంది మరియు ఆ పనిని సెట్ చేయబడిన పనులు షెడ్యూల్ ప్రకారం చేయవచ్చో లేదో తెలుసుకోవడానికి ఆ విలువ ఉపయోగించబడుతుంది ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ను డైనమిక్ ప్రాధాన్యతా వ్యవస్థల్లో ఉపయోగించవచ్చా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది ఉదాహరణకు ప్రారంభ గడువు మొదటి షెడ్యూలర్ మనం EDF తో వనరుల భాగస్వామ్య ప్రోటోకాల్ను ఉపయోగించవచ్చా లేదా చూడాలి డైనమిక్ ప్రాధాన్యత వ్యవస్థలలో పనుల యొక్క ప్రాధాన్యతలు కాలంతో మారుతూ ఉంటాయి మరియు అవి గడువుకు ఎంత దగ్గరగా ఉన్నాయో దానిని బట్టి ప్రాధాన్యత పెరుగుతూనే ఉంటుంది వనరుల భాగస్వామ్యం కోసం పరిగణించబడే ప్రోటోకాల్లను గమనించి ఆ వనరును ఉపయోగించే పనుల యొక్క ప్రాధాన్యతల ఆధారంగా సీలింగ్ ప్రాధాన్యతను కేటాయించినట్లయితే అప్పుడు పనుల యొక్క ప్రాధాన్యతలు మారుతూ ఉంటే అప్పుడు సీలింగ్ ప్రాధాన్యతలను తిరిగి గణించడం కొనసాగించాలి ఇక్కడ ప్రతిసారీ ఒక పని యొక్క ప్రాధాన్యత మారుతుంది మరియు వనరులతో అనుబంధించబడిన ప్రస్తుత సిస్టమ్ పైకప్పును మార్చాలి మరియు ఎందుకంటే చాలా సందర్భాలలో ఇది చాలా ఎక్కువ ఉండవచ్చు మరియు పనుల యొక్క ప్రాధాన్యతలు తరచూ మారుతుంటాయి మరియు ప్రతిసారీ దీన్నిప్రస్తుత సిస్టమ్ సీలింగ్కు వనరులతో అనుబంధిచడం చేయాల్సిన అవసరం ఉంది దీనిని మార్చాల్సిన అవసరం ఉంది అందువల్ల ఒకరు డైనమిక్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం ఉపయోగిస్తుంటే ఆ పరిస్థితిలో ఏదైనా వనరుల భాగస్వామ్య ప్రోటోకాల్ను ఉపయోగించడం కష్టం అవుతుంది అందువల్ల పనులు అల్పమైనవి కావు మరియు అవి ఒకదానితో ఒకటి వనరులను పంచుకునే అన్ని నిజ సమయ అనువర్తనాలను మనం విశ్లేషిస్తే అది స్థిరంగా రేట్ చేయబడిన మోనోటోనిక్ షెడ్యూలర్ లేదా దాని యొక్క చిన్న వైవిధ్యం ను ఉపయోగించబడుతుంది ఈ 3 ప్రోటోకాల్లను పోల్చి చూడాలి ఎందుకంటే అన్ని 3 ప్రోటోకాల్లు కొన్ని అనువర్తనాల్లో లేదా వాటి ఇతర ప్రయోజనాలను బట్టి ఉపయోగించబడతాయి సరళమైన ప్రోటోకాల్ ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ అవుతుంది మరియు చాలా చిన్న అనువర్తనం ఉపయోగించబడిందని అనుకుందాం ఇది చాలా చిన్న ఎంబెడెడ్ సిస్టమ్ కలిగి ఉంటుంది మరియు ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ను ఇది ఉపయోగించదు అప్పుడు ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ వాడుకలో ఉంటుంది దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ నుండి చాలా తక్కువ మద్దతు అవసరం అపరిమిత ప్రాధాన్యత విలోమాన్ని అధిగమిస్తుంది కాని అది గొలుసు ప్రక్రియను నిరోధించడం మరియు డెడ్లాక్లతో బాధపడుతుంది మరియు అందువల్ల దానిని జాగ్రత్తగా ప్రోగ్రామ్ చేయాలి చిన్న అనువర్తనాల కోసం ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ ఉపయోగించబడుతున్నందున ఇక్కడ గొలుసు ప్రక్రియను నిరోధించడం మరియు డెడ్లాక్లు తలెత్తవు కానీ ఇక్కడ అత్యధిక లాకర్ ప్రోటోకాల్ గురించి ప్రశ్న తలెత్తుతుంది దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ నుండి పరిమితమైన మద్దతు అవసరం చైన్ బ్లాకింగ్ మరియు డెడ్లాక్ సమస్యను పరిష్కరిస్తుంది కాని అది ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పనుల ద్వారా నిరోధించబడిన ఒక కొత్త సమస్యను పరిచయం చేస్తుంది అనగా అవి వారసత్వ సంబంధిత విలోమాలకు గురవుతారు మరియు ఇది గణనీయంగా ఉంటుంది ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ అనునది ప్రాథమిక వారసత్వ ప్రోటోకాల్ మరియు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ యొక్క చాలా సమస్యలను అధిగమించింది ఇది డెడ్లాక్ మరియు చైన్ బ్లాకింగ్ నుండి విముక్తి కలిగిస్తుంది అత్యధిక లాకర్ ప్రోటోకాల్కు విరుద్ధంగా వారసత్వ సంబంధిత విలోమాలు ఇక్కడ నిజంగా తక్కువగా ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వనరు కోసం అధిక ప్రాధాన్యత కలిగిన పనిని అభ్యర్థించే వరకు వనరును సంపాదించడంలో దాని ప్రాధాన్యత మారదు ఆ చర్చతో పనులు మరియు నిజ సమయ పనుల మధ్య వనరుల భాగస్వామ్యంపై మన చర్చలను ముగించవచ్చు మల్టీప్రాసెసర్ షెడ్యూలింగ్ గురించి చర్చించటం ప్రారంభిద్దాం ఎందుకంటే ఈ రోజుల్లో మల్టీప్రాసెసర్ సర్వసాధారణమైంది చిన్న ఎంబెడెడ్ అనువర్తనాల్లో కూడా మల్టీప్రాసెసర్లు ఉపయోగించబడతాయి మరియు అన్ని సర్వర్లు డెస్క్టాప్లు ల్యాప్టాప్లు హ్యాండ్హెల్డ్ పరికరాలు మొదలైనవి మల్టీప్రాసెసర్లను ఉపయోగిస్తాయి కాని మేము ఇంతకుముందు గమనించిన ఫలితాలు యునిప్రాసెసర్ల కోసం క్రింద ఇవ్వబడిన మునుపటి ఫలితాలు మల్టీప్రాసెసర్ పరిస్థితులతో ఉపయోగం కోసం విస్తరించగలిగినవి కానీ ఒకే ప్రాసెసర్ కంటే మల్టీప్రాసెసర్ షెడ్యూలింగ్ చాలా కష్టమైన సమస్య రియల్ టైమ్ పనులను షెడ్యూల్ చేసే ప్రాంతంలో గణనీయంగా పనిచేసినటువంటి మరియు లియు లెహోజ్కీLiu Lehoczky's లియు లేలాండ్ Liu Layland's యొక్క అల్గోరిథంలను ఉత్పన్నం చేసిన లియు మాటల్లో చెప్పాలంటే చాలా ప్రాసెసర్లు ఉన్నప్పటికీ ఓకే సమయంలో ఒక పని కేవలం 1 ప్రాసెసర్ను మాత్రమే ఉచితంగా ఉపయోగించగలదు ఇది బహుళ ప్రాసెసర్ల షెడ్యూల్కు ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని ఇస్తుంది మల్టీప్రాసెసర్లపై షెడ్యూల్ చేయడానికి ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని సాధారణ అల్గోరిథంలు కొన్ని సాధారణ వ్యూహాలను క్రింద ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా ఫలితాలు గత 30 ఏళ్లలో పొందబడ్డాయి మరియు రియల్ టైమ్ మల్టీప్రాసెసర్ షెడ్యూలింగ్ సమస్యలు చాలా వరకు NP హార్డ్ సమస్యలు మరియు అందువల్ల సాధారణ సరైన పరిష్కారాలు సర్దుబాటు చేయవు చాలా తక్కువ ఫలితాలు ఉన్నాయి ఎక్కువగా హ్యూరిస్టిక్ విధానాలు ఉపయోగించబడతాయి మరియు సరళీకృత టాస్క్ మోడల్స్ ఉపయోగించబడతాయి మల్టీప్రాసెసర్ షెడ్యూలింగ్ సమస్యను గమనించినట్లయితే వాస్తవానికి 2 ఉప సమస్యలు ఉన్నాయి ఒకటి టాస్క్ అసైన్మెంట్ సమస్య మరియు మరొకటి షెడ్యూలింగ్ సమస్య అసైన్మెంట్ సమస్యలో ఏ ప్రాసెసర్లో ఏ పని ఎలా నడుస్తుందో లేదా ఏ సమయంలో నడుస్తుందో మొదట మనం నిర్ణయిస్తాము ఇక్కడ 2 ఉప సమస్యలు ఉన్నాయి మొదట ఏ ప్రాసెసర్పై ఏ పని అమలు చేయాలి మరియు రెండవది షెడ్యూలింగ్ అల్గోరిథం ఎలా నడుస్తుంది టాస్క్ అసైన్మెంట్ సమస్య ఏమిటంటే షెడ్యూల్ సమస్యతో ప్రాసెసర్కు టాస్క్ను కేటాయించడం ఆపై టాస్క్ను కేటాయించిన ప్రాసెసర్పై ఎలా షెడ్యూల్ చేయాలి కానీ మల్టీప్రాసెసర్ల కొరకు సరైన షెడ్యూలర్లు లేవని మేము ఇప్పటికే సూచించినందున ఇవన్నీ NP హార్డ్ సమస్యలు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లు సరైన షెడ్యూలర్లు అని మనకు తెలిసినందున యునిప్రాసెసర్ మరియు స్టాటిక్ ప్రియారిటీ సిస్టమ్స్ కోసం సరైన షెడ్యూలర్లను కనుగొనడం అవసరం అలాగే డైనమిక్ ప్రాధాన్యత పరిస్థితిలో సరైన షెడ్యూలర్ ప్రారంభ గడువు మొదటిది అయితే EDF వద్ద రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ యొక్క సంక్లిష్టతల గురించి ప్రశ్న తలెత్తుతుంది పరిగణించబడిన అంశాల అమలును పరిశీలిస్తే రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లు సరళమైనవి ఎందుకంటే స్థిర ప్రాధాన్యతలు ఉన్నాయని సెట్ చేస్తే మరియు అమలు షెడ్యూలర్ను ప్రాధాన్యతతో అమలు చేస్తుంది సరళ రేటు మోనోటోనిక్ కోసం EDF కోసం అయితే మరియు రేటు మోనోటోనిక్ కోసం మనకు మరింత సమర్థవంతమైన షెడ్యూలర్ ఉంది ఇది ను చర్చించినట్లుగా జారీచేస్తుంది కాని సాధారణ నిజ సమయంలో షెడ్యూల్ మల్టీప్రాసెసర్ లేదా పంపిణీ వ్యవస్థలు NP హార్డ్ సమస్య గా ఉంటుంది క్రింద ఇవ్వబడినవి కొన్ని టాస్క్ అసైన్మెంట్ అల్గోరిథంలు మరియు షెడ్యూలింగ్ అల్గోరిథంలు ఎందుకంటే మల్టీప్రాసెసర్ షెడ్యూలింగ్లో 2 విషయాలు టాస్క్ అసైన్మెంట్ మరియు టాస్క్ షెడ్యూలింగ్ అవి ప్రాసెసర్కు కేటాయించిన తర్వాత ఉంటాయి టాస్క్ అసైన్మెంట్ అల్గోరిథంలో కొన్ని స్టాటిక్ అసైన్మెంట్లు ఉన్నాయి మరియు టాస్క్లు కేటాయించిన తర్వాత ఆ ప్రాసెసర్పై మాత్రమే అమలు చేసే ప్రాసెసర్కు టాస్క్లు స్థిరంగా కేటాయించబడతాయి డైనమిక్ అల్గోరిథంలలో ఒక పని ఒక ప్రాసెసర్ నుండి మరొక ప్రాసెసర్కు మారగలదు మరియు అది కూడా వేరే సమయంలో అప్పుడు అది వేర్వేరు ప్రాసెసర్లపై ఆ పనిని అమలు చేయగలదు సహజంగానే స్థిరమైన అల్గోరిథంలు సరళమైనవి మరియు సమర్థవంతమైనవి మరియు వినియోగ సమతుల్య అల్గోరిథం RMA కోసం తదుపరి సరిపోయే అల్గోరిథం మరియు EDF కోసం బిన్ ప్యాకింగ్ అల్గోరిథం కొన్ని ఉదాహరణలు డైనమిక్ ప్రాధాన్యత కోసం ఫోకస్డ్ అడ్రసింగ్ మరియు బిడ్డింగ్ అల్గోరిథం మరియు బడ్డీ అల్గోరిథంలు కొన్ని ఉదాహరణలు టాస్క్ అసైన్మెంట్ అల్గోరిథం అయిన వినియోగ బ్యాలెన్సింగ్ అల్గోరిథం గురించి క్రింద చర్చించడమైనది ఇక్కడ పనులు క్యూలో నిర్వహించబడతాయి మరియు ఇవి వినియోగం యొక్క పెరుగుతున్న క్రమం లో అమర్చబడతాయి మనం ఒక సమయంలో క్యూ నుండి ఒక పనిని తీసుకుంటాము ఆపై ప్రస్తుతం ఏ ప్రాసెసర్ ఎక్కువగా ఉపయోగించబడుతుందో తనిఖీ చేయబడుతుంది మరియు మనం ఆ పనిని ఈ ప్రాసెసర్ కేటాయిస్తాము కాబట్టి ప్రాథమికంగా ఇది అత్యాశ అల్గోరిథం మనం ప్రస్తుతం తక్కువగా ఉపయోగించబడుతున్నదాన్ని పరిశీలిస్తాము మరియు ఆ పనిని అప్పగిస్తాము చివరగా అల్గోరిథం అప్పగించిన తర్వాత వ్యక్తిగత ప్రాసెసర్ల వినియోగం సగటు వినియోగానికి నిజంగా సమానం కాదని గమనించవచ్చు అనగా u i≠u మరో మాటలో చెప్పాలంటే ఈ అత్యాశ అల్గోరిథం ఉపయోగించడం ద్వారా కూడా వినియోగం పూర్తిగా సమతుల్యం కాదు మరియు EDF సంయోగంలో యుటిలైజేషన్ బ్యాలెన్సింగ్ అల్గోరిథం ఉపయోగించబడుతుంది కేటాయింపు యుటిలైజేషన్ బ్యాలెన్సింగ్ అల్గోరిథం చేత చేయబడినప్పటికీ వ్యక్తిగత ప్రాసెసర్ షెడ్యూలింగ్ EDF అల్గోరిథం చేత చేయబడుతుంది EDF ఉపయోగించటానికి కారణం మరియు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ కాదు ఎందుకంటే EDF బ్యాలెన్స్లో ప్రాసెసర్ యొక్క వినియోగం 1 వరకు ఉంటుంది అయితే రేటు మోనోటోనిక్లో వినియోగం ప్రాసెసర్కు కేటాయించిన పనుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది మరియు మన వినియోగ బ్యాలెన్సింగ్ అల్గోరిథంలో మనం పరిగణించలేదు అందువల్ల ఇది EDF ను వినియోగ బ్యాలెన్సింగ్ అల్గారిథమ్లతో పాటు ఉపయోగిస్తారు అన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క కేంద్ర సమస్య అయిన టాస్క్ షెడ్యూలింగ్ గురించి మేము చర్చిస్తున్నాము రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు రిసోర్స్ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ఇది రియల్ టైమ్ అప్లికేషన్ లేదా సాంప్రదాయకం కాని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం రియల్ టైమ్ ప్రాధాన్యతా స్థాయిలకు మద్దతు ఇస్తుంది రియల్ టైమ్ షెడ్యూలర్లో ప్రత్యేకించి రేటు మోనోటోనిక్ అల్గోరిథంలో డిజైన్ సమయంలో పనులకు ప్రాధాన్యతలను కేటాయించిన తర్వాత ప్రాధాన్యత మారకూడదు దీనిని స్టాటిక్ ప్రియారిటీ లెవల్ లేదా రియల్ టైమ్ ప్రియారిటీ లెవల్ అని కూడా అంటారు తదుపరి ఉపన్యాసంలో సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాటి పనుల ప్రాధాన్యతలను మార్చడం గురించి చర్చిస్తాము విధి నడుస్తున్న ప్రతిసారీ దాని ప్రాధాన్యతలను తిరిగి లెక్కిస్తారు మరియు కొత్త ప్రాధాన్యత విలువలు కేటాయించబడతాయి మరియు ఇవి నిజంగా స్థిర ప్రాధాన్యత స్థాయిలు కావు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టాటిక్ ప్రియారిటీ స్థాయికి మద్దతు ఇవ్వాలి మరియు డిజైనర్ ఒక పనికి ప్రాధాన్యతనిచ్చిన తర్వాత అది ఆ ప్రాధాన్యత స్థాయికి స్థిరంగా ఉండాలి రెండవది ఆపరేటింగ్ సిస్టమ్ రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ వంటి కొన్ని నిజ సమయ పనుల షెడ్యూల్ విధానానికి మద్దతు ఇవ్వాలి ఈ షెడ్యూలింగ్ విధానం అన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ముఖ్య అవసరం వనరుల భాగస్వామ్య ప్రోటోకాల్ ల మద్దతు గురించి క్రింద వివరించడం అయినది అల్పమైన కాని నిజ సమయ అనువర్తనాన్ని అభివృద్ధి చేయగలిగేలా ప్రాధాన్యతా సీలింగ్ ప్రోటోకాల్ లేదా కనీసం ప్రాథమిక వారసత్వ పథకం వంటి ప్రోటోకాల్లను ఆపరేటింగ్ సిస్టమ్ మద్దతు ఇవ్వాలి అలాగే పని యొక్క ప్రీమిప్షన్ సమయం మైక్రోసెకన్లు లేదా మిల్లీసెకన్ల క్రమం అయి ఉండాలి కాని ఇది సెకన్లు ఉండకూడదు ఎందుకంటే చాలా నిజ సమయ అనువర్తనాలలో ప్రతిస్పందన సమయం కొన్ని మిల్లీసెకన్లు మాత్రమే కానీ యునిక్స్ వంటి సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్లో ప్రీమిప్షన్ సమయం సెకను క్రమం అలాగే మాకు అంతరాయ జాప్యం అవసరాలు ఉన్నాయి జాప్యం చిన్నదిగా ఉండాలి అనగా అంతరాయం ప్రాసెస్ చేయబడిన సమయానికి అంతరాయం ఏర్పడినప్పుడు సమయం చిన్నదిగా ఉండాలి మెమరీ లాకింగ్ మద్దతు వంటి అదనపు అవసరాలు ఉన్నాయి ఒకసారి ఒక పని నిర్దిష్ట మెమరీని ఉపయోగిస్తే హార్డ్ డిస్క్కు స్వాప్ ఉండకూడదు మరియు అది మెమరీకి లాక్ చేయబడాలి టైమర్లకు మద్దతు ఎందుకంటే రియల్ టైమ్ అనువర్తనాల్లో టైమర్లు చాలా కీలకం ఆవర్తన టైమర్ మరియు అపెరియోడిక్ టైమర్లు రియల్ టైమ్ ఫైల్ సిస్టమ్కు మద్దతు ఇవ్వాలి మరియు డివైస్ ఇంటర్ఫేసింగ్ సదుపాయాలతో పాటు తదుపరి ఉపన్యాసంలో సమస్యలు వివరించబడతాయి ఈ నిజ సమయ అనువర్తనాల్లో వివిధ రకాలైన పరిధీయ పరికరాలతో పనిచేయడం అవసరం మనం ఉపన్యాసం చివరలో ఉన్నాము మరియు ఈ విషయాలను తదుపరి ఉపన్యాసంలో చర్చించుకుందాము